ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ విశ్లేషణ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 8 కు తిరిగి స్వాగతం మనము ఆబ్జెక్ట్ మోడల్ యొక్క అంశాలపై చర్చిస్తున్నాము ఒక ప్రధాన అంశం ఆబ్స్ట్రాక్షన్ గురించి మనము మాట్లాడాము ఎన్క్యాప్సులేషన్ భావనను ప్రవేశపెట్టాము రెండవ ప్రధాన అంశం ఉంది మనము అక్కడ నుండి కొనసాగుతాము తమలో తాము ఎన్క్యాప్సులేషన్ మరియు ఆబ్స్ట్రాక్షన్ ఎలా పరస్పర చర్య చేస్తాయో చూద్దాం కాబట్టి ఎన్క్యాప్సులేషన్ ఒక ఆబ్స్ట్రాక్షన్ కోసం మరియు ఎన్క్యాప్సులేషన్ 2 పనులు చేస్తుంది ఇది కాంట్రాక్టు ఇంటర్ఫేస్ మరియు అమలును వేరు చేస్తుంది అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకమైన భావన మరియు ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క విభిన్న అంశాలు ప్రధాన మరియు చిన్న అంశాలు స్వతంత్ర అంశాలు కాదని తరువాత మనం చూస్తాము మీరు గ్రహించడం ప్రారంభించాల్సిన మొదటి పాయింట్ ఇది అవి పోటీ పడవు అవి మరింత సహకారంతో ఉంటాయి అందులో ప్రతి ప్రధాన అంశం డిజైన్ పరంగా ఇతర ప్రధాన అంశాలకు మద్దతు ఇస్తుంది కాబట్టి మనము భావనల సంగ్రహణ ముఖ్య అంశాలు దాని యొక్క విభిన్న సోపానక్రమం చూశాము ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ వాస్తవానికి ఈ పరంగా ఆబ్స్ట్రాక్షన్ కు సహాయపడుతుంది నాకు కావలసింది ఏమిటంటే నేను ఆ నైరూప్య భావనను అమలు చేసినప్పుడు నాకు అక్కరలేదు నేను చెప్పినట్లుగా ఆ అమలును దాచడం నేను కోరుకుంటున్నాను ఒక భావన మీరు చాలా తరచుగా విన్న పదం ఎన్క్యాప్సులేషన్ ప్రాథమికంగా దానిని దాచిపెడుతుంది మీరు ఇవన్నీ కలిసి హార్డ్ డ్రైవ్ యొక్క ప్యాకేజింగ్లో ఉంచారు తిరిగే డిస్క్లు ఉన్నాయని మీకు తెలుసు కానీ అది దాచబడింది మీరు దానిని చూడలేరు కాని అదే సమయంలో సిస్టమ్కు ప్రతిదీ దాగి ఉంటే సిస్టమ్కు ఎటువంటి ఉపయోగం లేదు నేను ఇక్కడ ఇంటర్ ఫేస్ ను సిస్టమ్ ఉపయోగకరంగా ఉండటానికి కాంట్రాక్టు ఇంటర్ ఫేస్ గా వ్రాయాలి దీన్ని కాంట్రాక్టు అని ఎందుకు పిలుస్తారు దీనిని కాంట్రాక్టు అని పిలుస్తారు ఎందుకంటే నా అసలు అమలు లోపల నా హార్డ్ డిస్క్ తిరిగే డిస్క్లు కావచ్చు అది మాగ్నెటిక్ డిస్క్లు కావచ్చు ఇది ఆప్టికల్ డిస్క్లు కావచ్చు ఇది ఘన స్థితి హార్డ్ డిస్క్ కావచ్చు కానీ చిరునామాను ఉంచడం మరియు ఆ చిరునామా నుండి డేటాను పొందడం లేదా చిరునామాకు ఒక నిర్దిష్ట డేటాను వ్రాయగల నా ఇంటర్ఫేస్ మారదు ఎందుకంటే సంగ్రహణ వలె హార్డ్ డిస్క్ సేవలను అందించడంలో విఫలమవుతుంది స్టాక్ దాని అమలులో మారవచ్చు కాని స్టాక్ ప్రాథమిక కార్యకలాపాలు పుష్ పాప్ టాప్ ఎమ్టి మారవు కాబట్టి మనం చెప్పేది సిస్టమ్ను చూడటానికి ఇతరులు ఉపయోగించగల ఇంటర్ఫేస్ సిస్టమ్ను మోడల్ చేయడానికి అమలుకు సంబంధించి మార్పు లేకుండా ఉండాలి మరియు ఇది క్లయింట్ సర్వర్ మోడల్ రకమైన భావన రకమైన సౌలభ్యం ఇంటర్ఫేస్ అంటే మీ క్లయింట్లు ఏమి చూడగలుగుతారు మీ వస్తువును ఎవరు ఉపయోగించాలనుకుంటున్నారు ఆ వస్తువును ఎవరు ఉపయోగించాలనుకుంటున్నారు క్లయింట్ వస్తువులపై మీరు నేను దానిని మార్చబోవడం లేదు అని నిబద్ధత కలిగి ఉండాలి ఈ రకమైన ఇంటర్ఫేస్లు స్వాభావికంగా ఒప్పందబద్ధమైనవనే భావనకు దారితీస్తుంది ఇవి స్టాంప్ పేపర్పై మీరు ఏదైనా సంతకం చేశారనే కోణంలో కాంట్రాక్టు కాదు అయితే ఇవి మీరు చేస్తున్న కట్టుబాట్ల పరంగా ఒప్పందాలు మరియు ఆ ప్రక్రియ డేటా ఎన్క్యాప్సులేషన్ ప్రాథమికంగా డేటా దాచడానికి దారితీస్తుంది కాబట్టి అమలు ఖచ్చితంగా బయటి వ్యక్తులకు తెలియదు కానీ కాంట్రాక్టు ఇంటర్ఫేస్ ఆ ఆబ్స్ట్రాక్షన్ ను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి మనం చూస్తే ఆబ్స్ట్రాక్షన్ నుండి ఎన్క్యాప్సులేషన్కు వెళితే ప్రాథమికంగా మనము అదే విషయంతో వ్యవహరిస్తున్నాము కాని వేరే పద్ధతిలో ఆబ్స్ట్రాక్షన్లో మనము అమలు గురించి మాట్లాడలేదు కానీ ఎన్క్యాప్సులేషన్ ప్రధానంగా ఆ అమలు గురించి మాట్లాడుతుంది మరియు దానిని ప్రజల దృష్టికి దూరంగా ఉంచాలని కోరుకుంటుంది కాబట్టి భిన్నమైనవి వేరే ఉదాహరణ కావచ్చు ఉదాహరణకు ఇక్కడ సెలవు నిర్వహణ వ్యవస్థకు తిరిగి వెళుతున్నాం ఇది ఉద్యోగులు మనము దీనిని ఒక ఆబ్స్ట్రాక్షన్ గా చూశాము మీరు అదే విషయాన్ని ఎన్క్యాప్సులేటెడ్ గా చూడవచ్చు నేను పేర్కొన్నట్లుగా ఈ సంకేతాలు ఇవి అమలులో భాగమని ఇవి దాచబడినవని ఇది ఇతరులు చూడలేరు అని సూచిస్తాయి ఇది ఇతరులు ఉపయోగించ గలిగే పబ్లిక్ లేదా కాంట్రాక్టు ఇంటర్ఫేస్ అని ఇది చూపిస్తుంది కాబట్టి ఒక ఉద్యోగిని ఇచ్చినట్లయితే ఇది పేరు ఐడి మరియు పుట్టిన తేదీ మొదలైన వాటిని ఎలా నిల్వ చేస్తుందో మీకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు కాని మీరు హాజరును రికార్డ్ చేయడానికి లేదా సెలవు కోసం అభ్యర్థన మరియు మొదలైన వాటిని రికార్డ్ చేయడానికి మీరు ఎల్లప్పుడూ ఆ ఆబ్జెక్ట్ ను ఉపయోగించగలరు హైడ్రోపోనిక్ గార్డెనింగ్ విధానంలో మనం హీటర్ గురించి ఆలోచించవచ్చు ఇది ఒక ఆబ్స్ట్రాక్షన్ ఇతర ఆబ్స్ట్రాక్షన్లలో ఒకటి మరియు ఇది అదేవిధంగా స్థానం మరియు స్థితి యొక్క నిర్మాణం లేదా అమలును కలిగి ఉంది మరియు ఆన్ చేయడం లేదా ఆపివేయడం యొక్క కార్యాచరణ లేదా కాంట్రాక్టు ఇంటర్ఫేస్ కలిగి ఉంది లేదా హీటర్ నడుస్తుందో లేదా ఆఫ్లో ఉందో తనిఖీ చేసే బూలియన్ ఆపరేషన్ యొక్క రకాన్ని కలిగి ఉంది ఇప్పుడు సిస్టమ్ పరంగా ఈ హీటర్ యొక్క అమలు హీటర్ యొక్క వాస్తవ తయారీ పరంగా కంప్యూటర్ సిస్టమ్ మీ కంట్రోల్ సిస్టమ్ ఈ హీటర్ను నియంత్రణ చేసే పరంగా లేదా ఆ హీటర్కు కనెక్ట్ చేసే పరంగా కూడా మారవచ్చు చాలా సాధ్యమే మెమరీ మ్యాప్ డ్ I O memory mapped IOని ఉపయోగించి మీరు కనెక్ట్ కావచ్చు కంప్యూటర్ ఆర్కిటెక్చర్ లేదా మైక్రోప్రాసెసర్ గురించి మీకు కొంత ఆలోచన ఉంటే మెమరీ మ్యాప్ డ్ I O ఏమిటో అర్థం చేసుకుంటారు మీకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు కాని ఇది సీరియల్ కమ్యూనికేషన్ లైన్ ఉపయోగించి కూడా కనెక్ట్ కావచ్చు లేదా మీరు దానిని వైర్లెస్ కమ్యూనికేషన్ స్టాక్ కు కనెక్ట్ చేయాలనుకుంటున్నారు తద్వారా మీకు చుట్టూ పడే తీగలు భౌతిక వైర్లు ఉండవు మరియు వివిధ రకాలైన అమలులు ఉండవచ్చు మరియు మొత్తం విషయం యొక్క ప్రధాన అంశం ఏమిటంటే ఒప్పందపరంగా స్థిరంగా ఉన్న ఇంటర్ఫేస్ను మార్చాల్సిన అవసరం లేదు చివరగా మీరు ఆబ్జెక్ట్ మోడల్ యొక్క పరిపూరకరమైన అంశాలుగా ఆబ్స్ట్రాక్షన్ మరియు ఎన్క్యాప్సులేషన్ను పరిశీలిస్తే ఆబ్స్ట్రాక్షన్ ప్రధానంగా డిజైన్ స్థాయిలో ఉంటుందని అయితే ఎన్క్యాప్సులేషన్ అమలు స్థాయిలో ఎక్కువగా మాట్లాడుతుందని మనము కొన్ని లక్షణాలను చూస్తాము కాబట్టి మీరు ఆబ్స్ట్రాక్షన్ గురించి మాట్లాడుతుంటే మీరు అమలు గురించి కొన్ని సూచనలు ఇస్తూ ఉండవచ్చు కాని మీరు తప్పనిసరిగా కాంట్రాక్టు ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది డిజైన్ మీరు ఎన్క్యాప్సులేషన్ గురించి మాట్లాడుతుంటే మీరు ఖచ్చితంగా కాంట్రాక్టు ఇంటర్ఫేస్ ను ఆబ్స్ట్రాక్షన్ మీకు ఇచ్చిన భావనను గౌరవించాల్సి ఉంటుంది కాని మీరు ఖచ్చితంగా ఆ వ్యవస్థను ఎలా అమలు చేయాలి ఎలా కలిసి ప్యాకేజీ చేయాలి అనే దాని గురించి మాట్లాడుతున్నారు ఒక వైపు ఆబ్స్ట్రాక్షన్ అవాంఛిత డేటాను దాచిపెడుతుంది మరియు ఉపయోగకరమైన డేటాపై దృష్టి పెడుతుంది మనము దానిని చూశాము దీనికి విరుద్ధంగా ఎన్క్యాప్సులేషన్ కోడ్ మరియు డేటాను దాచిపెట్టి ఆ డేటాను రక్షిస్తుంది ఇవి ప్రాథమిక ఎన్క్యాప్సులేషన్ ప్రాథమిక ప్రయోజనాలు డేటా దాచడం ఆబ్స్ట్రాక్షన్ ఆ భావనకు ఆసక్తికరంగా లేని అంశాలను దాచిపెడుతుంది ఎన్క్యాప్సులేషన్ వెనక్కి వెళ్లి దానిని చీల్చుకోదు ఆబ్స్ట్రాక్షన్ దానికి ఏమి ఇచ్చిందో దానితో ఎన్క్యాప్సులేషన్ మొదలవుతుంది ఆ నమూనాలో మాత్రమే పనిచేస్తుంది కానీ ఇప్పుడు కోడ్ మరియు డేటా పరంగా ఇది కొన్నింటిని బహిర్గతం చేయడానికి మరియు మిగిలిన వాటిని దాచడానికి ఎంచుకోవచ్చు ఆబ్జెక్ట్ ఎలా చేస్తుందో అనే దానికి బదులుగా ఏమి చేస్తుంది అనే దానిపై దృష్టి పెట్టడానికి ఆబ్స్ట్రాక్షన్ అనుమతిస్తుంది కాబట్టి మళ్ళీ ఏమిటంటే అదే రకమైనది కొద్దిగా భిన్నమైన పదాలలో చెప్పబడింది ఎన్క్యాప్సులేషన్ అంతర్గత వివరాలను చూస్తుంది మరియు అందువల్ల ఆబ్స్ట్రాక్షన్ బాహ్య లేఅవుట్ను అందిస్తుంది అయితే ఎన్క్యాప్సులేషన్ ఏదైనా ఆబ్జెక్ట్ నమూనా యొక్క అంతర్గత లేఅవుట్ను అందిస్తుంది ఉదాహరణకు మీరు మొబైల్ ఫోన్ యొక్క ఉదాహరణను పరిశీలిస్తే దీనికి డిస్ ప్లే స్క్రీన్ కీబోర్డ్ బటన్ లు ఉన్నాయి మరియు మీరు దానిని నంబర్ డయల్ చేయడానికి మరియు ఒక నైరూప్య వీక్షణ పరంగా ఫోన్ కాల్ చేయడానికి ఉపయోగించవచ్చు ఇవి కాంట్రాక్టు ఇంటర్ఫేస్ లు కానీ అవి ఎలా అమలు చేయబడుతున్నాయి ఆ కీప్యాడ్ ఎలా అమలు చేయబడుతుంది డిస్ ప్లే కార్యాచరణ ఎలా ఉంటుంది ఇవి మన సాధారణ వీక్షణ నుండి దాచబడిన ఎన్క్యాప్సులేషన్ యొక్క భాగాలు కాబట్టి ఎన్క్యాప్సులేషన్ మరియు ఆబ్స్ట్రాక్షన్ చాలా బలంగా సంబంధం కలిగి ఉన్నాయని మీరు చూడవచ్చు మరియు పరిపూరకరమైన అంశాలు ఆబ్జెక్ట్ మోడల్ యొక్క పరిపూరకరమైన అంశాలు ఇవి మన ఆబ్జెక్ట్ మోడల్ డిజైన్ పరంగా మనము వ్యవహరిస్తాము సమయం 0930 స్లైడ్ చూడండి కాబట్టి సారాంశంలో ప్రతి ఆబ్జెక్ట్ మోడల్ను 4 ప్రధాన మరియు 3 చిన్న అంశాల పరంగా అన్వేషించాల్సిన అవసరం ఉందని మనము చూశాము మరియు ఈ మాడ్యూల్లో 2 అంశాలపై అన్వేషించాము ఆబ్స్ట్రాక్షన్ మరియు ఎన్క్యాప్సులేషన్ ఒకటి ఆబ్జెక్ట్ మోడల్స్ యొక్క బాహ్య లేదా డిజైన్ కారకంతో వ్యవహరిస్తుంది మరియు మరొకటి ఆబ్జెక్ట్ మోడల్ యొక్క లోపలి లేదా అమలు కారకంతో వ్యవహరించే ఎన్క్యాప్సులేషన్ తరువాతి మాడ్యూల్లో మాడ్యులారిటీ మరియు సోపానక్రమం యొక్క ఇతర 2 ప్రధాన అంశాల గురించి అధ్యయనం చేస్తాము